హలో సెక్యూర్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ కోర్సు లో ఈ వీడియో లెక్చర్ కు స్వాగతం మునుపటి వీడియో లెక్చర్ లో మనము ఫాన్సీ అని పిలువబడే టెక్నిక్ ని చూశాము ఇది ఒక ట్రోజన్ ఉన్న IP కోర్ లో సంభావ్య ప్రాంతాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ వీడియో లెక్చర్ లో చిప్ ఫ్యాబ్రికేట్ అయిన తర్వాత హార్డ్వేర్ ట్రోజన్ల ను గుర్తించే మరో పద్ధతిని పరిశీలిస్తాము మునుపటి లెక్చర్ లలో మనము చూసినట్లుగా ఐసి యొక్క డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ మల్టీపుల్ పార్టీ లను కలిగి ఉంటుంది కాబట్టి మనం చూసినట్లుగా వాస్తవానికి కంపెనీ ఐపి కోర్లను వేర్వేరు టూల్స్ స్టాండర్డ్ సెల్ లైబ్రరీలు మొదలైనవి కొనుగోలు చేసే చోట వేర్వేరు మల్టీపుల్ థర్డ్ పార్టీస్ పాల్గొంటాయి మరియు చివరికి ఫ్యాబ్రికేషన్ ఆఫ్షోర్లో కూడా జరుగవచ్చు కాబట్టి మునుపటి రెండు వీడియో లెక్చర్ లలో మనం చూసినట్లుగా డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ దశలలో పొటెన్షియల్ సైట్స్ ద్వారా హార్డ్వేర్ ట్రోజన్ల ను చేర్చవచ్చు చివరికి మనము ఫాబ్రికేషన్ తర్వాత చిప్ను తిరిగి పొందినప్పుడు ఈ ప్రాంతాలలో ప్యాకేజీ ఈ ప్రాంతాలలో టెస్ట్స్ మరియు ఈ ప్రాంతాలలో డిప్లోయిమెంట్ వలన పూర్తి చిప్లో హార్డ్వేర్ ట్రోజన్ లేదా హార్డ్వేర్ బ్యాక్డోర్ ఉందని గుర్తించడం చాలా కష్టం ఈ వీడియో లెక్చర్ లో మనం ఈ ప్రత్యేక ప్రాంతాన్ని పరిశీలిస్తాము మరియు ఇక్కడి కొన్ని టెక్నిక్స్ యొక్క స్టేట్స్ని పరిశీలించటం ద్వారా ఒక ఐసిలో హార్డ్వేర్ ట్రోజన్ ఉనికిని గుర్తించవచ్చు ఈ పద్ధతులు చాలా ఇప్పటికీ పరిశోధన యొక్క ప్రారంభ దశలోనే ఉన్నాయి మరియు మనం చర్చించబోయే ఈ టెక్నిక్స్ హార్డ్వేర్ ట్రోజన్ ను గుర్తించి విజయవంతం అవడంలో చాలా తక్కువ సంభావ్యత కలిగి ఉన్నాయి కావున ఐసిలో హార్డ్వేర్ ట్రోజన్లను గుర్తించడానికి గతంలో ఉపయోగించిన వివిధ పద్ధతులలో మొదటగా ఆప్టికల్ ఇన్స్పెక్షన్ ద్వారా ఆప్టికల్ మైక్రోస్కోపీని స్కానింగ్ చేయడం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీని స్కానింగ్ చేయడం వంటివి వాస్తవానికి ఇక్కడ అవసరం ఏమిటంటే ఫ్యాబ్రికేటెడ్ చిప్ని డి ప్యాకేజ్ చేయడం అనగా ప్యాకేజింగ్ తొలగించబడుతుంది మరియు ఇది SOM మరియు SEM వంటి వివిధ పద్ధతుల ద్వారా స్కాన్ చేయబడుతుంది మరియు డిజైన్లో ఏదైనా అదనపు మార్పులు జరిగితే ఈ మైక్రోస్కోపీ పద్ధతుల ద్వారా కనిపిస్తాయనే ఆశ గతంలో కొన్ని పోస్ట్ ఫాబ్రికేషన్ టెస్టింగ్ టెక్నిక్స్ కూడా ప్రతిపాదించబడి ఉన్నాయి అయితే ఈ పద్ధతులు హార్డ్వేర్ ట్రోజన్లను గుర్తించడంలో అంత శక్తివంతమైనవి కావు మరియు సమర్థవంతంగా లేవు హార్డ్వేర్ ట్రోజన్ ఉనికిని గుర్తించడానికి ఇటీవలి కాలములోని రీసెర్చ్ లిటరేచర్నందు సూచించబడిన మరియు ఉపయోగించబడుతున్న ఒక మంచి టెక్నిక్ ఏమిటంటే సైడ్ ఛానల్ విధానాలను ఉపయోగించడం ఈ సైడ్ ఛానల్ ఆధారిత పద్ధతుల యొక్క ప్రయోజనం ఏమిటంటే సాధారణ టెస్టింగ్ టెక్నిక్స్ కంటే చాలా ప్రభావవంతంగా ఉంటాయి మరియు వాస్తవానికి అవి చాలా ఖరీదైనవి కావు ఒక సాధారణ సైడ్ ఛానల్ టెక్నిక్లో చిప్కు పవర్ ఆన్ చేసి వివిధ టెస్ట్ వెక్టర్స్ ఇవ్వటం జరుగుతుంది వాస్తవానికి ఈ ప్రత్యేక ప్రక్రియలో పరికరం వినియోగించే పవర్ పర్యవేక్షించబడుతుంది ఈ విద్యుత్ వినియోగాన్ని గోల్డెన్ రిఫరెన్స్ తో పోల్చి చూస్తారు ఈ గోల్డెన్ రిఫరెన్స్ లో ఎటువంటి ట్రోజన్స్ ఉండవు అని భావించబడుతుంది ఈ చిప్ యొక్క గోల్డెన్ రిఫరెన్స్ పవర్ ప్రొఫైల్ చిప్లో ట్రోజన్లు లేకపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అదే విధంగా ఉంటుంది మరోవైపు ట్రోజన్ ఉన్నట్లయితే చిప్ యొక్క పవర్ ప్రొఫైల్ లో స్వల్ప తేడాలు ఉంటాయి కాబట్టి దీని గురించి ఇంకొంచెం వివరంగా చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన టెక్నిక్ గురించి మరిన్ని వివరాల కోసం ఆన్లైన్లో లభ్యమయ్యే ఈ ప్రత్యేకమైన పేపర్ని మనం ఉదాహరణగా చూద్దాం మనం చూసే టెస్ట్ సర్క్యూట్ ప్రస్తుతం ఉన్న క్రిప్టోగ్రాఫిక్ సైఫర్ యొక్క ప్రత్యేకమైన ఇంప్లిమెంటేషన్ కాబట్టి ఈ ప్రత్యేకమైన హార్డ్వేర్ డిజైన్ సీక్రెట్ కీని కూడా ప్లేయిన్ టెక్స్ట్ ఇన్పుట్గా తీసుకుంటుంది మరియు ఇది వాస్తవానికి సైఫర్ టెక్స్ట్ యొక్క అవుట్పుట్ను చూపించే సిగ్నల్ను అందిస్తుంది కావున సిగ్నల్ యొక్క పవర్ ప్రొఫైల్ను సేకరించడానికి ఈ చిప్కు అనుగుణమైన ఫ్యాబ్రికేటెడ్ ఐసి పవర్ ఆన్ చేయబడుతుంది మరియు చిప్కు వివిధ ఇన్పుట్లు ఇవ్వబడతాయి కాబట్టి ప్లేయిన్ టెక్స్ట్ మరియు కీ ల యొక్క ఇన్పుట్లు సంబంధిత సైఫర్ టెక్స్ట్ని అందించడానికి ఎన్క్రిప్ట్ చేయబడతాయి ఎన్క్రిప్షన్ ప్రక్రియలో చిప్ వినియోగించే పవర్ని శక్తివంతమైన ఓసిల్లోస్కోప్తో పర్యవేక్షిస్తారు కాబట్టి మీరు ఇక్కడ చూసేటప్పుడు ఇది ఒక నిర్దిష్ట ఇన్పుట్ కోసం సేకరించిన పవర్ ప్రొఫైల్ లేదా పవర్ ట్రేసెస్లను చూపిస్తుంది కావున ఇక్కడ ఉన్న X అక్షం టైమ్ సాంపిల్స్ కలిగి ఉంటుంది అయితే Y అక్షం నార్మలైజెడ్ పవర్ కన్స్యూమ్ప్షన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూసేది G మరియు G అనే రెండు డిజైన్లు ఈ రెండు కూడా గోల్డెన్ మోడల్స్ అని మనము అనుకోవటం వలన ఇందులో ట్రోజన్ లేదు ఇక్కడ మనం గమనించేది ఏమిటంటే ఈ రెండు పరికరాల యొక్క పవర్ ప్రొఫైల్ సరిగ్గా ఒకేలా ఉంటుంది కాబట్టి ఇదే పవర్ ప్రతి పరికరానికి తీసుకోబడుతుంది మరియు అదే ఇన్పుట్ కీ లతో ప్లాట్ చేయబడుతుంది ఇప్పుడు మనము ఈ పరికరాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవానికి ట్రోజన్ ఉన్న పరికరంతో పోల్చి చూస్తే ఇక్కడ చూపిన విధంగా ట్రోజన్ ఈ ప్రదేశంలో ఇంప్లీమెంట్ చేయబడుతుంది ఇక్కడ ఒక ట్రిగ్గర్ సర్క్యూట్ ఉందని మరియు ఇక్కడ కొన్ని ఫ్లిప్ ఫ్లాప్లు ఉన్నాయని మనము చూస్తున్నాము మరియు చివరకు ట్రిగ్గర్ ఉంటే ఇక్కడ ఉన్న కీ సైఫర్ టెక్స్ట్ ద్వారా లీక్ అవుతుంది ఇప్పుడు మనం చిప్ లెవెల్ వివరాలను పరిశీలిస్తే ట్రోజన్ ఉన్న పరికరం యొక్క చిప్ లెవెల్ వివరాలు గోల్డెన్ రిఫరెన్స్ ఈ విధంగా కనిపిస్తాయి ఇక్కడ ఒక చిన్న విషయం అదనంగా ఉందని గమనించండి వాస్తవానికి అక్కడ ట్రోజన్ను పట్టుకోవడానికి ఉపయోగించే కొన్ని ఆస్ట్రో లాజిక్స్ ఉన్నాయి ఇప్పుడు మనము ఈ ట్రోజన్ సర్క్యూట్ యొక్క పవర్ ప్రొఫైల్ను మన స్థితిలో ఉన్న గోల్డెన్ సర్క్యూట్లతో పోల్చినప్పుడు కొంచెం తేడా ఉందని మనం చూస్తాము కాబట్టి మనం ఇక్కడ మరింత దగ్గరగా చూస్తే ట్రోజన్ యొక్క డిజైన్ కు అనుగుణంగా వున్న రెడ్ ప్రొఫైల్ ను గోల్డెన్ ప్రొఫైల్ తో పోల్చితే చాలా భిన్నంగా కనిపిస్తుంది అందువల్ల ఈ డిజైన్ B నందు ట్రోజన్ ఉందని తేల్చవచ్చు ఈ విభిన్న పవర్ ప్రొఫైల్లను దృశ్యమానంగా చూడటమే కాకుండా మంచి స్టాటిస్టికల్ టెక్నిక్స్ ఉపయోగించ వచ్చు వాటిలో ఒక టెక్నిక్స్ పేరు డిఫెరెన్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ కాబట్టి ఇక్కడ మనం చూసేది ట్రోజన్ లేని గోల్డెన్ సర్క్యూట్ మరియు ట్రోజన్ ఉన్న సర్క్యూట్ లేదా డిజైన్ మధ్య డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్లోని వ్యత్యాసాన్ని మనం పర్యవేక్షిస్తాము మరియు ఈ డిస్ట్రిబ్యూషన్స్ పవర్ ప్రొఫైల్స్ మధ్య వ్యత్యాసాలను గుర్తించడానికి మనం సిడిఎఫ్ మరియు సమ్ ఆఫ్ స్క్వేర్డ్ డిఫెరెన్స్ వంటి వివిధ గణాంక పద్ధతులను ఉపయోగిస్తాము కాబట్టి ఈ తేడాలు ఒక త్రెషోల్డ్ని మించి ఉంటే అప్పుడు ఒక ట్రోజన్ ఉందని మనం నిర్ధారించగలము కాబట్టి ఈ పద్ధతులు ఇప్పటికీ పరిశోధన యొక్క ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ పూర్తి చేసిన లేదా ఫ్యాబ్రికేట్ చేసిన ఐసిలో ట్రోజన్లను గుర్తించడానికి ఇంకా చాలా పరిశోధన జరగాల్సి వుంది ధన్యవాదాలు